సేవా నాణ్యతపై మన చర్చను కొనసాగిస్తూ నిన్నటి చర్చ నుండి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నది వినియోగదారుని అడ్వకేసీని చేరుకోవడమే మన లక్ష్యం అంటే వినియోగదారుని యొక్క ఈ స్థితి నుండి మనం నవ్వుతూ సంతృప్తి చెందిన వినియోగదారునిని కలిగి ఉండేలా చూసుకోవాలి మన సేవ యొక్క నాణ్యత గురించి మన సేవ అందించే సంతృప్తి గురించి చెప్పుకునేలా చేయాలి ఇప్పుడు ఈ రేఖాచిత్రంలో చూపినట్లుగా వినియోగదారుడు ఆ స్థితి నుండి సంతోషకరమైన స్థితికి సంతోషంగా లేనట్లయితే అది కేవలం కొన్ని బటన్లను నొక్కడం మాత్రమే కాదు ఎందుకంటే సాంకేతికత మిమ్మల్ని మార్గంలో ఎక్కడికో తీసుకెళ్తుంది కానీ క్రమపద్ధతిలో సరిగ్గా జాగ్రత్త తీసుకోని ఇతర విషయాలు తరచుగా ఉంటే అప్పుడు ఈ రేఖాచిత్రంలో చూపిన విధంగా వినియోగదారుని చాలా అసంతృప్తిగా ఉంటారు కానీ మీ సర్వీసు ప్రొవైడర్ వాస్తవానికి వినియోగదారుని యొక్క అసంతృప్తి స్థాయిని గ్రహించకపోవచ్చు కాబట్టి సర్వీస్ ప్రొవైడర్ మరియు సర్వీస్ వినియోగదారుల మధ్య సమకాలీకరణ ఉంటుంది కాబట్టి నిన్న మనం చర్చించినట్లుగా మనలో ఈ లక్షణాలు ఈ ప్రక్రియలు చర్యల వర్గాలు ఉన్నాయి ఇవి స్పష్టమైనవి సానుభూతి ప్రతిస్పందన విశ్వసనీయత భరోసా మరియు ఇది వినియోగదారుని సంతృప్తికి దారి తీస్తుంది మరియు ఇది వినియోగదారుని న్యాయవాదానికి దారి తీస్తుంది మనం ఉద్దేశపూర్వకంగా ఈ రేఖాచిత్రాన్ని ఒక రకమైన గజిబిజి అతివ్యాప్తి రేఖాచిత్రాన్ని రూపొందించాము మీరు చికిత్స చేయాల్సిన వాస్తవాన్ని హైలైట్ చేయడానికి ఈ ఐదు తరగతుల కారకాలు అంటే ఆధునిక పరికరాలు దృశ్యపరంగా ఆకర్షణీయమైన సౌకర్యాలు వృత్తిపరమైన ప్రదర్శన అవసరం ఉద్యోగులు సేవతో సంబంధం ఉన్న పదార్థాలు సానుభూతి అంటే వినియోగదారుని యొక్క వ్యక్తిగత శ్రద్ధ వినియోగదారునిలతో శ్రద్ధగా వ్యవహరించే ఉద్యోగులు వినియోగదారుని యొక్క ఉత్తమ ఆసక్తిని హృదయపూర్వకంగా కలిగి ఉండటం తమ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకున్న ఉద్యోగులు మరియు అనుకూలమైన పని గంటలు ఇవ్వడం ఇవి సానుభూతి లోకి వస్తాయి భరోసా అంటే వినియోగదారునిలలో విశ్వాసం కలిగించే ఉద్యోగులు వినియోగదారునిలు తమ లావాదేవీలలో సురక్షితంగా ఉండేలా చేయడం ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు ప్రతిస్పందన అంటే వినియోగదారునిలకు సేవ చేసినప్పుడు సమాచారం అందించడం వినియోగదారునిలకు సత్వర సేవ వినియోగదారుని అభ్యర్థనకు ప్రతిస్పందించడానికి వినియోగదారునిలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండటం చివరగా విశ్వసనీయత అంటే వాగ్దానం చేసిన సేవను అందించడం వినియోగదారుని సమస్యలను పరిష్కరించడంలో విశ్వసనీయత వాగ్దానం చేసిన సమయంలో సేవలు చేయడం లోపం లేని రికార్డులను నిర్వహించడం మొదలైనవి ఈ విభిన్న ప్రక్రియలు గుణాలు చర్యలు అన్నీ చేయగలవు అయితే విఫలమయ్యాము మరియు మనం సంభవించే వైఫల్యాల గురించి మరియు కొంచెం తరువాత మనం ఏమి చేస్తామో చర్చిస్తాము కానీ ముందుగా మీతో కొన్ని ఆసక్తికరమైన పరిశోధనలను పంచుకుంటాను వినియోగదారుని సంతృప్తికి సంబంధించి అనేక అధ్యయనాలు జరిగాయి వాస్తవానికి సేవా లిటరేచర్ లో వినియోగదారుని సంతృప్తికి సంబంధించి అత్యధిక సంఖ్యలో ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక మనోహరమైన విషయం సేవలు అనేవి కంటికి కనిపించినవి సేవా నాణ్యతను కనుగొనడానికి ఐదు మార్గాల యొక్క ఆ ఐదు తరగతుల గురించి నిన్న మనం చర్చించినప్పటికీ అవి సానుభూతి భరోసా ఇవన్నీ కూడా చాలా మానవీయమైనవి ఆత్మాశ్రయమైనవి గుణాత్మక ప్రక్రియలు మరియు దశలు గలవి కాబట్టి మీరు సరైన మార్గంలో ఉన్నారో లేదో గుర్తించడం అంత సులభం కాదు వినియోగదారుని సంతృప్తి ఎందుకు అంటే సర్వీస్ తో వినియోగదారుడు ఎలా సంతృప్తి చెందాడు సర్వీస్ తో వినియోగదారుడు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఈ అంశాలు పరిశోధనా దృష్టిని ఆకర్షించాయి అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే వినియోగదారునిలందరూ వారు సేవను కొనుగోలు చేస్తున్నప్పుడు వారు సంతృప్తి చెందాలనుకునే సేవను పొందేందుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ నేను నిన్న చెప్పినట్లుగా సంతృప్తి చెందిన వినియోగదారులు అంటే రిపీట్ వినియోగదారులు అని కాదు మరియు వినియోగదారుని అడ్వకేసీ అని అర్ధం కాదు కాబట్టి వినియోగదారుని విధేయత అనేది నిజానికి ఒక మంచి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మాత్రమే కాబట్టి మారే సౌకర్యం లేకపోవడాన్ని వినియోగదారుని విధేయతగా భావించకూడదు ఇది వినియోగదారుని అడ్వకేసీకి దారి తీస్తుంది వినియోగదారుడు మారి సౌకర్యం లేనందున అదే విక్రేత వద్దకు వస్తుంటాడు దానర్థం వినియోగదారుడు సంతోషంగా ఉన్నాడని కాదు ఎందుకంటే మీకు సంతోషంగా ఉన్న వినియోగదారుడు ఉన్నప్పుడు మాత్రమే మీకు సంతోషకరమైన వినియోగదారునిని కలిగి ఉంటారు కాబట్టి వినియోగదారుని అడ్వకెసీని సాధించడానికి ఆనందం చాలా ముఖ్యం మరియు నేను ఇంతకు ముందు క్లుప్తంగా చర్చించినట్లుగా ఈ ఆనందం వచ్చినప్పుడు మనం నిజంగా ఒక రేఖాచిత్రాన్ని గీస్తాము ఇక్కడ ఇది అసంతృప్తి చెందిన జోన్ మరియు ఇది సంతృప్తి చెందిన ప్రాంతం మరియు ఇటువైపు అనేక అదనపు ఫీచర్లు మరియు ఇటువైపు ఫీచర్లు లేకపోవడం ని సూచిస్తుంది కాబట్టి స్పష్టంగా మీరు అసంతృప్తి నుండి వెళ్లినట్లయితే వినియోగదారుని సంతృప్తి వైపు ఉంటే ఉదాహరణకు రెస్టారెంట్లో మీకు టాయిలెట్ లేకపోతే కొన్ని రకాల కారకాలు ఉన్నాయి అప్పుడు వినియోగదారుడు అసంతృప్తి చెందుతాడు కానీ మీరు ఐదు మరుగుదొడ్లు అందిస్తే కస్టమర్ సంతృప్తి పెరగదు అంటే కొన్ని కారకాలు ఉన్నాయి అక్కడ లేకపోవడం అనేది అసంతృప్తిని కలిగిస్తుంది వాటి ఉనికి సంతృప్తిపరుస్తుంది కానీ సంతృప్తికి ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది ఆపై కొన్ని రకాల కారకాలు ఉన్నాయి ఇక్కడ మీకు మరింత మెరియర్ అని తెలుసు వీటిని యూనిడెమెన్షనల్ అని పిలుస్తారు ఇది ధర బరువు మరియు అన్ని రకాల కారకాలు మీకు తెలుసా తేలికైనది మంచిది తక్కువ ధర ఉంటే కస్టమర్ దాదాపుగా ఉచితం అని భావించి సంప్రదించడానికి ఇష్టపడతారు కాబట్టి తక్కువ ధర ఉంటే వినియోగదారులు ఎక్కువగా సంతృప్తి చెందుతారు అయితే వీటిని సంతృప్తపరిచేవి అంటారు వీటిని తప్పనిసరిగా కలిగి ఉండాలి అంటే మీరు తప్పనిసరిగా సేవలో ఈ ఫీచర్లను కలిగి ఉండాలి కానీ మీరు వాటిని ఎక్కువగా కలిగి ఉంటే అది మాకు ఆనందాన్ని పెంచదు మాకు చాలా ఆసక్తి ఏమిటంటే ఫీచర్ల కొరత ఉంది వినియోగదారుని దాని గురించి కొంచెం కూడా తెలియలేదు కానీ మీరు ఎత్తి చూపినప్పుడు లేదా వారు ఆనందించినప్పుడు ఆ ప్రత్యేక లక్షణం యొక్క మొదటి అనుభూతిని పొందితే అప్పుడు వారి సంతృప్తి దాదాపుగా విపరీతంగా పెరుగుతుంది మరియు ఇవి ఆనందకరమైనవి మనం ఈ మోడల్ను కానో మోడల్ అని పిలుస్తారు ప్రొఫెసర్స్ కానో యొక్క సహకారం మరియు మీరు దీనిని నెట్లో కానో మోడల్ చూడాలనుకోవచ్చు దీనిపై అనేక విభిన్న ప్రదర్శనలు ఉన్నాయి మరియు ఆసక్తికరమైన పేపర్లు అందుబాటులో ఉన్నాయి కానీ మనం దీనిని ముగించే ముందు కనోవ్ మోడల్కి తిరిగి వస్తాము ఈ క్షణంలోవినియోగదారుని సంతృప్తి వినియోగదారుల సంతృప్తిని కలిగించే కారకాలు ఈ మూడు రకాలుగా వర్గీకరించబడతాయనే ఈ వాస్తవాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అంటే అవి ఆటకు మీ ప్రవేశ ప్రమాణాలు మీకు మరుగుదొడ్డి లేకపోతే రెస్టారెంట్ నడపడం చాలా కష్టం ఆపై కొన్ని అంశాలు ఉన్నాయి అవి ఏకరీతిగా ఉంటాయి అంటే మీరు చూస్తున్నట్లుగా మీరు ఈ రకమైన కారకాలలో ఎక్కువ పెట్టుబడి పెడితే అది చాలా ఉపయోగకరమైనది కాదు ఈ ఏకదిశాత్మక రకాల కారకాలకి మీరు చేసే పెట్టుబడిపై తప్పనిసరిగా నిర్ధిష్ట పరిమితి కూడా ఉంది మీరు వాస్తవానికి ఆనందం కలిగించే వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి లేదా ఈ కారకాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టాలి ఇది ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అది వినియోగదారుని అడ్వొకెసీకి మిమ్మల్ని తీసుకెళ్తుంది కాబట్టి మీరు ఈ వినియోగదారునిలకు కొంత అదనపు విలువను అందించినప్పుడు మీరు తప్పక మీరు దృష్టి పెట్టే ఈ అదనపు విలువ ఈ మూడు వర్గీకరణలపై ఆధారపడి ఉంటుంది అనే వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి నేను కానో మోడల్ గురించి చర్చించాను కాబట్టి నెట్లో కానో మోడల్ని తనిఖీ చేయండి కానో మోడల్ సర్వీస్ బిజినెస్లకు వర్తింపజేయబడినప్పుడు ఆ పేపర్లలో కొన్నింటిని చదవండి ముగించే ముందు మళ్లీ నేను మీతో కొన్ని మంచి పరిశోధనలు పంచుకోవాలనుకుంటున్నాను అసంతృప్తి చెందిన వినియోగదారులలో సగటున కేవలం 4 శాతం మాత్రమే వ్యాపారవేత్తలకు తెలియజేస్తారు అంటే 96 శాతం మంది వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు కానీ వారు అసంతృప్తిగా ఉన్నారని మీకు తెలియజేయడానికి వారు ఇబ్బంది పడతారు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతారు ఈ 96 మందిలో వారిలో 25 శాతం మందికి తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అంటే ఇది చాలా ఎక్కువ అంటే మొత్తం జనాభాలో దాదాపు 24 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు విషయానికి వస్తే స్పష్టంగా ఇది మీ నిర్వహణ వ్యవస్థలో మీరు పరిష్కరించాల్సిన విషయంసర్వీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఎక్కువ మంది వ్యక్తులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేలా వ్యక్తీకరించేలా చూడాలి ఎందుకంటే అది కేవలం 4 శాతం మాత్రమే వ్యక్తపరుస్తారు కాబట్టి ఈ 4 శాతం సంఖ్యను మీరు మెరుగుపరచాలి మీ సామర్థ్యం గురించి మీకు ఎంత బాగా తెలిస్తే అప్పుడు మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు స్పష్టంగా ఇప్పుడు ఈ 4 శాతం మంది ప్రజలు చాలా ఆసక్తికరంగా ఫిర్యాదు చేస్తారు వారు సరఫరాదారుతో ఫిర్యాదు చేయని 96 శాతం మంది కంటే ఎక్కువగా ఉంటారు అంటే ఫిర్యాదు చేసిన 4 శాతం మరియు మీకు ఫిర్యాదు గురించి తెలుసు మరియు మీరు సెటప్ చేయవచ్చు మీరు బాగా నడిచే సేవల వ్యాపారం అయితే మీరు కోలుకోవడానికి మెకానిజమ్లను సెటప్ చేయవచ్చు వినియోగదారునికి పరిహారం అందించడానికి మీరు మెకానిజమ్లను సెటప్ చేయవచ్చు అందువల్ల మీకు సంబంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫిర్యాదు చేసే వినియోగదారునిలు మెరుగైన ఆస్తులు అవుతారు నిశ్శబ్దంగా ఫిర్యాదు చేయని వినియోగదారులు మరియు అసంతృప్తి చెంది నిశ్శబ్దంగా ఉన్నవాళ్లు నిశ్శబ్దంగా సంతోషంగా లేని వారు వ్యవస్థ మెరుగుదలకు సహాయపడరు ఫిర్యాదు చేసిన 60 శాతం మంది ప్రజలు తమ సమస్య పరిష్కారమైతే వినియోగదారునిలుగా ఉంటారు మరియు 95 శాతం మంది తమ సమస్యలను త్వరగా పరిష్కరిస్తే అలాగే ఉంటారు ఈ సంఖ్యలన్నీ చాలా సందర్భాలలో అనేక రకాలైన వివిధ రకాల సేవల సంఖ్యతో చాలా బాగా పరిశోధించబడ్డాయి ప్రత్యేకించి రెస్టారెంట్ లేదా 4 స్టార్ హోటల్ లేదా సెలూన్ లేదా కొన్ని రకాల మెడికల్ ప్రొసీజర్ వంటి అధిక కాంటాక్ట్ సర్వీసుల్లో ఈ సంఖ్యలు ఆ రకమైన హై కాంటాక్ట్ సర్వీసుల నుండి పరిశోధన చేయబడింది ఇప్పుడు ఇది నేను మీతో పంచుకుంటున్న మరొక పరిశోధన ఇది 10 సంవత్సరాల ముందు లేదా 15 సంవత్సరాల క్రితం కావచ్చు ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి నేడు ఫేస్బుక్ ట్విట్టర్ మరియు ఇలా వివిధ రకాల సోషల్ మీడియా సర్వవ్యాప్త సాంకేతికతలు ఉన్నాయి అసంతృప్తి చెందిన వినియోగదారులు కనీసం 10 నుండి 20 మంది ఇతర వ్యక్తులతో మాట్లాడతారు ఇప్పుడు నేను వాడిన ఈ సంఖ్య ఈ రోజు 100 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు అంటే 1000 నుండి 2000 మంది వ్యక్తులు అసంతృప్తి చెందిన వినియోగదారులు హోటల్ సేవ గురించి లేదా రవాణా సేవ గురించి లేదా మొబైల్ ఫోన్ సేవ గురించి మరింత ఆసక్తికరంగా అవుట్గోయింగ్ చేయడాన్ని గమనించవచ్చు గత నెలలో నాకు చేదు అనుభవం ఎదురైంది నేను విదేశాలకు వెళ్లినప్పుడు నేను ఎదుర్కొన్న ఈ ప్రత్యేక సమస్యను మీలో కొందరితో పంచుకున్నాను నేను గ్లోబల్ రోమింగ్ ప్యాక్ తీసుకున్నాను కానీ నేను తిరిగి వచ్చినప్పుడు అది వర్తించలేదు మరియు నన్ను దాదాపు 44000 రూపాయలు చెల్లించమని అడిగారు కానీ ఆ ప్యాక్ వర్తించడానికి బిల్లింగ్ యొక్క తదుపరి సైకిల్ కి ముందు నేను 15 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది ఆపై నా బిల్లు 3000 రూపాయల వరకు వచ్చింది ఇప్పుడు ఈ విధమైన క్రమరాహిత్యంని నేను ఫేస్బుక్లో ఉంచి నా స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకున్నాను దానిపై నాకు 600 క్లిక్లు వచ్చాయి కాబట్టి ఈ రోజు అసంతృప్తి చెందిన వినియోగదారుడు మునుపటి పరిశోధన ప్రకారం వారు తమ సమస్య గురించి 10 నుండి 20 మందితో మాట్లాడతారని తెలుస్తుంది కానీ నేడు సోషల్ మీడియా కారణంగా ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది కాబట్టి మీరు హోటల్ డాట్ కామ్ లేదా బుకింగ్ డాట్ కామ్ లేదా గోఐబిబో డాట్ కామ్ వంటి సైట్లను చూసినట్లయితే మీరు వాయిస్ పరంగా సంతృప్తి లేదా అసంతృప్తి వ్యక్తం చేసే వ్యక్తుల సంఖ్యను చూస్తారు ఎందుకంటే ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి హోటల్ డాట్ కామ్ మరియు ఈ సైట్ల వారు క్రమం తప్పకుండా ఇంటరాక్ట్ అవుతారు మరియు వారు మీ రేటింగ్లను ఇవ్వమని అభ్యర్థిస్తారు ఇవి చాలా శక్తివంతమైన మార్కెటింగ్ సాధనం కావచ్చు అవి చాలా శక్తివంతమైన డిమార్కెటింగ్ సాధనాలు కావచ్చు కాబట్టి స్పష్టంగా మునుపటి వినియోగదారుల రిఫరెన్స్ లేదా అభిప్రాయం సేవని పొందాలనుకునే వినియోగదారులు చాలా ప్రాధాన్యతని ఇస్తారు కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ను జాగ్రత్తగా చూసుకోవడం మరియు వినియోగదారుని ఫీడ్బ్యాక్ను క్రమం తప్పకుండా కోరడం మరియు ఆ ఫీడ్బ్యాక్లపై చర్య తీసుకోవడం సేవలను నిర్వహించడంలో కీలకమైన అంశాలుగా మారాయి ఎందుకంటే మీకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంటే సమస్యను పరిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సంఖ్యను 4 శాతం నుండి 24 శాతం 34 శాతం లేదా 50 శాతానికి పెంచడానికి అభిప్రాయాన్ని పొందడంపై దృష్టి పెట్టాలి ఆపై మీరు ఆ సమస్యలను పరిష్కరిస్తారు మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న పరస్పర చర్యలను మీరు క్రమం తప్పకుండా చూస్తారు మరియు చర్య తీసుకోబడిందని చూడండి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమస్య పరిష్కరించబడినప్పుడు వినియోగదారుని యొక్క అసంతృప్తి వినియోగదారుని యొక్క సోషల్ మీడియా చర్చ ద్వారా 2000 మంది ప్రజలకు చేరుతుంది కానీ సంతృప్తి చెందిన వినియోగదారులు వాటిని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తే 500 1000 మందికి చేరుతుంది మరియు అది శక్తివంతమైన శక్తి మరియు మన ప్రకారం దీని అర్థం అడ్వొకెసీ అంటాము మరొక ఆసక్తికరమైన పరిశోధన వైఫల్యానికి అయిన ఖర్చు ఇది ఇది బ్యాంక్ నుండి తీసుకోబడింది స్పష్టంగా ఒకవేళ వైఫల్యం సంభవించినట్లయితే బ్యాంకులో మోసం జరిగిందని అనుకుందాం లేదా ఏదో ఒకవిధమైన తప్పుడు లావాదేవీ జరిగినట్లయితే అటువంటి సందర్భాల్లో వైఫల్య వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన సేవలలో అధిక భద్రతను డిమాండ్ చేయడం నివారణ వ్యయం నుండి ప్రారంభించడం చాలా ముఖ్యం కాబట్టి నివారించడంలో మీరు చేసే పెట్టుబడి చాలా ముఖ్యం మరియు మీకు ఒక యంత్రాంగం కూడా ఉండాలి మీ నివారణ యంత్రాంగం ద్వారా ఏదో జారిపోయిందని అనుకుందాం అది సంభవించడానికి ముందే మీరు సమస్యను గుర్తించగలుగుతారు ఈ ప్రాసెస్ కంట్రోల్ వినియోగదారుని కామెంట్ కార్డ్ రెగ్యులర్ తనిఖీ మరియు ఆడిట్ థర్డ్ పార్టీ ఆడిట్ ఇవి వివిధ మార్గాలు నేను మీకు వేరే ప్రక్రియలు చూపుతాను మరియు అవి ఇప్పుడే సాపేక్షంగా వర్తిస్తాయి సర్వీస్ రికవరీ అనేది మనం తరువాత చాలా వివరంగా చర్చిస్తాం కానీ ఈ సమయంలో నేను సిస్టమ్ రెస్పాన్స్ ద్వారా సర్వీస్ రికవరీ చేయవచ్చని చెబుతాను అంటే గుర్తించే దశలో మరియు ఈ అన్ని వెయిటేజీలు లేదా మీరు తీసుకోవలసిన విభిన్న మిశ్రమాన్ని మనం చూస్తాము కాబట్టి తగినంత ఫోరమ్ల కోసం అసైన్మెంట్ కోసం నేను ఈ అంశంతో సెషన్ను ముగించాను మరియు ఇది స్క్రీన్ పై మీ ముందు ఉంది సర్వీస్ క్వాలిటీ యొక్క ఐదు డైమెన్షన్లు ఆ ప్రొడక్ట్ క్వాలిటీకి ఎలా భిన్నంగా ఉంటాయి వాస్తవానికి నేను నాలుగు ఇచ్చానని చెప్పగలను ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించండి ఐదు పరిమాణాల సేవా నాణ్యత ఉత్పత్తి నాణ్యత కంటే ఎలా భిన్నంగా ఉంటుంది అని నేను మీకు చెప్తాను మరొకటి నేను ఒక సేవ వైఫల్యం నుండి కోలుకోవడం అనేది ఒక ఆశీర్వాదంగా ఎలా ఉంటుందో నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మీరు మీ సిబ్బంది అనుభవాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే సర్వీస్ వైఫల్య పరిస్థితిలో ప్రతికూల పరిస్థితి మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ఆ స్థితి నుండి కోలుకోవడానికి ఏదో చేసాడు మరియు అది ఎందుకు ఆశీర్వాదం సర్వీస్ క్వాలిటీ యొక్క ఐదు డైమెన్షన్లు ప్రొడక్ట్ క్వాలిటీకి భిన్నంగా ఎలా ఉంటాయనే దానిపై మీరు దృష్టి సారించాల్సిన రెండు ప్రశ్నలు ఇవి అని నేను చెప్తాను రెండవది ఏమిటంటే ఇక్కడ సేవా వైఫల్యం నుండి ఎలా కోలుకోగలదు మారువేషంలో ఆశీర్వదించండి మరియు మీ సిబ్బంది అనుభవాన్ని పంచుకోండి మరియు దయచేసి ఈ ప్రతిస్పందనలను ఫోరమ్లో పోస్ట్ చేయండి ఇది సుదీర్ఘ కాల అసైన్మెంట్ మీరు దీన్ని సమర్పించవచ్చు ఇది స్వచ్ఛందమని నేను చెప్తాను ఆ రెండు ప్రశ్నలలోమొదటిది వాస్తవానికి తప్పనిసరి కానీ ఈ సుదీర్ఘ అసైన్మెంట్ స్వచ్ఛందంగా సమర్పించినట్లయితే నేను దానిని విశ్లేషిస్తాను నేను వ్యాఖ్యానిస్తాను మరియు నేను దానిని అభినందిస్తాను స్పష్టంగా పియర్ నుండి పియర్ నేర్చుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొదటిది ఏమిటంటే ఈ గ్యాప్ ఫిలాసఫీని లేదా అవగాహన మరియు నిరీక్షణ మధ్య ఈ గ్యాప్ని మీరు విమర్శనాత్మకంగా విశ్లేషించాలని నేను కోరుకుంటున్నాను మరియు దాని గురించి ఆలోచించడానికి మీ సేవా నాణ్యతకు ఒక మోడల్గా ఉపయోగించడం మీరు అంగీకరిస్తారా కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయా ఇది వర్తించలేని కొన్ని పరిస్థితులను మీరు చూసారా కాబట్టి అంతరాల గురించి మీ అనుభవాలు మరియు వివరణలు ఏమిటి మరియు ఈ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తున్న నిర్దిష్ట పరిస్థితులను తీసుకోండి మరియు ఆ ఖాళీలను ఎలా పూరించాలో మీ ఎంపికలను సూచించండి Thank you ధన్యవాదాలు